ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క మాడ్యూల్ 30 కు స్వాగతం మనము సీక్వెన్స్ డయాగ్రమ్ ల గురించి చర్చిస్తున్నాము కాబట్టి మనము సీక్వెన్స్ డయాగ్రమ్ పై చర్చను కొనసాగిస్తూ ఆ యొక్క అవగాహనను పూర్తి చేస్తాము మరియు మా LMS సిస్టం యొక్క సీక్వెన్స్ డయాగ్రమ్ ను రూపొందించడానికి క్లుప్తంగా పరిశీలిస్తాము కాబట్టి సీక్వెన్స్ డయాగ్రమ్ పరంగా లైఫ్ లైన్ యొక్క ప్రాథమిక భావనలను మనం ఇప్పటికే చూశాము అంటే కాలక్రమేణా వ్యవస్థలో ఒక ఆబ్జెక్ట్ ఎలా ఉనికిలో ఉంటుంది ఈ డయాగ్రమ్ లో ఎలా సృష్టించబడుతుంది ఎలా తొలగించబడుతుంది మరియు ఎలా సందేశాలను మార్పిడి చేయగలదు మరియు ఆ సందర్భంలో మనము వివిధ రకాల సింక్రోనస్ అసింక్రోనస్ సందేశాలను సందేశాలను సృష్టించడం తొలగించడం మరియు ప్రత్యుత్తరం ఇవ్వడం చూశాము మరియు ప్రతిస్పందన రకాన్ని బట్టి వాటి వర్గీకరణను చూశాము ఇంటరాక్షన్ ఫ్రాగ్మెంట్ లు అనే భావనను పరిచయం చేయడానికి మరియు మరికొన్ని ఉదాహరణలను చూడటానికి మనము ఈ మాడ్యూల్లో కొనసాగుతాము ఒక ప్రధాన డయాగ్రమ్ అయినటువంటి సీక్వెన్స్ డయాగ్రమ్ లో ప్రధాన భాగాలు అయినటువంటి ఇంటర్ ఆబ్జెక్ట్ ప్రవర్తనను మరియు ఇది ఒక రకమైన బిహేవియరల్ ఇంటరాక్షన్ డయాగ్రమ్ అని మనం ఇప్పటికే చూశాము ఇది కేవలం మీకు మరల గుర్తు చేయడానికి మాత్రమే ఇప్పుడు మనము మాట్లాడిన ఉదాహరణలలో ఇది ఒకటి మీరు దీన్ని ఇప్పటికే సవరించారని ఖచ్చితంగా అనుకుంటున్నాను ఇది మీకు ఒక అసైన్మెంట్ గా వదిలివేసాము ఇది ఆన్లైన్ స్టోర్లో ప్లేస్ ఆర్డర్ రకమైన యూజ్ కేసు కోసం ఒక సీక్వెన్స్ డయాగ్రమ్ లాంటిది మనము ఈసారి నిశితంగా పరిశీలిస్తే ఈ ఆర్డర్ కార్యాచరణను ప్రాథమికంగా ప్రారంభించే వ్యక్తి ఆబ్జెక్ట్ మనకు ఉంది ఉత్పత్తిని ఎంచుకోవడానికి ఒక GUI ఉంది కాబట్టి సహజంగా వ్యక్తి ఎంపిక కోసం GUI కి ఒక సెలెక్ట్ మెసేజ్ పంపుతాడు మీరు ఇక్కడ చూడవచ్చు ఇది ఒక సింక్రోనస్ సందేశం ఈ సందేశం వచ్చిన తర్వాత GUI ఒక సందేశాన్ని ఒక వస్తువు ని ఎంచుకున్న వస్తువు ని ఆ సందేశాన్ని సెషన్ మేనేజర్కు పంపుతుంది సెషన్ మేనేజర్ దానిని షాపింగ్ కార్ట్కు జోడించడానికి ప్రయత్నిస్తుంది మీరు మీకు కావలసినవి ఎంచుకున్నట్లుగా ఉంది ఇప్పుడు మీరు వాటిని కార్ట్కు జోడిస్తారు కార్ట్కు జోడించడానికి ముందే మీరు ఎంచుకున్న తర్వాత సహజంగా సిస్టమ్ సెషన్ మేనేజర్లో ఆ వస్తువు యొక్క ప్రస్తుత స్థితి ఏమిటో తనిఖీ చేయాలి వస్తువు అందుబాటులో ఉందా వస్తువు ఉంది కాబట్టి ఆ వస్తువు యొక్క ప్రస్తుత ధర ఏమిటి మరియు మొదలైనవి సెషన్ మేనేజర్ ఈ యాడ్ కార్ట్ సందేశాన్ని షాపింగ్ కార్ట్కు పంపుతుంది మరియు షాపింగ్ కార్ట్ ఆ సందేశం అందుకున్న తర్వాత ఐటెమ్ను షాపింగ్ కార్ట్ కు జతచేస్తుంది అప్పుడు షాపింగ్ కార్ట్ వాస్తవానికి కొత్త కార్ట్ ఐటెమ్ను సృష్టించాలి ఈ కార్ట్ ఐటెమ్ లేనందున అది తెలియదు దానిని క్రియేట్ చేసి కార్ట్ లో పెట్టాలి కాబట్టి కార్ట్ ఐటమ్ క్లాస్ లో కొత్త కార్ట్ ఐటమ్ సృష్టించబడుతుంది ఇది ముగిసిన తర్వాత ఆ కార్ట్ ఐటెమ్ సృష్టి షాపింగ్ కార్ట్కు తిరిగి వెళుతుంది ఆ తర్వాత యాడ్ కార్ట్ ఐటెమ్ను స్వయంగా పిలుస్తుంది ఇప్పుడు కార్ట్ ఐటెమ్ ఆబ్జెక్ట్ సృష్టించబడింది కాబట్టి ఇప్పుడు దానిని కార్ట్ కు జత చేయాలి కనుక ఇది ఒక స్వీయ సందేశం అది జోడించబడిన తర్వాత మీరు ధరను లెక్కిస్తారు కనుక ఇది కూడా ఒక స్వీయ సందేశం లాంటిదే మరియు ఐటెమ్ జోడించబడింది ఇది ఇప్పుడు ఆర్డర్ చేయడానికి సిద్ధంగా ఉంది అని అర్థం ఈ విధంగా వ్యక్తి వాస్తవానికి కార్ట్ కి అనేక వస్తువులను జోడించవచ్చు మరియు ఒకసారి ఆమె చెక్అవుట్ కోసం సిద్ధంగా ఉన్నప్పుడు మీకు తెలిసినట్లుగా చెక్అవుట్ అన్నది ఒక ప్రక్రియ దీని ద్వారా మనము కార్ట్లో ఉంచిన వస్తువులు కోరుకుంటున్నట్లు ధృవీకరిస్తాయి అందువల్ల చెల్లింపు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని దాని అర్థం కాబట్టి మీరు చెక్అవుట్ సందేశాన్ని కార్ట్ కి పంపుతారు అప్పుడు కార్ట్ కస్టమర్ యొక్క ప్రొఫైల్ను అప్డేట్ చేయాలి ఎందుకంటే మీకు ఇంతకు ముందు ఆర్డర్లు ఉన్నాయా అని తనిఖీ చేయాలి మీకు కొన్ని డిఫాల్ట్ చెల్లింపు నిబంధనలు ఉన్నాయా ఈ స్టోర్తో మీకు ఇప్పటికే కొంత క్రెడిట్ ఉందా అన్న లాంటివన్నమాట కాబట్టి ఇది అప్డేట్ కస్టమర్ ప్రొఫైల్ అనే సందేశాన్ని పంపుతుంది మరియు దాని నుండి సమాధానం పొందుతుంది అది అప్డేట్ అయిన తర్వాత షాపింగ్ కార్ట్ మళ్ళీ మొత్తం ధరను లెక్కిస్తుంది మొత్తం ధర సందేశాన్ని తనకు తానుగా లెక్కిస్తుంది తద్వారా కార్ట్ కి జోడించిన అన్ని వస్తువులు వాటి మొత్తం ధర లెక్కించబడుతుంది మరియు అది పూర్తయిన తర్వాత ఆర్డర్ ఆబ్జెక్ట్ మీద ఆర్డర్ ఉంచడానికి ఆర్డర్ ప్రారంభించబడింది అనే సందేశాన్ని పంపుతుంది ఆ ఆర్డర్ అమలు చేసిన తర్వాత ఆర్డర్ నిర్ధారణ నోటిఫికేషన్ తిరిగి పంపబడుతుంది సహజంగానే ఇది ఆర్డర్ ఎలా ఉంచబడుతుందో తెలిపేటువంటి ప్రక్రియ ఇందులో అనేక వివరాలు ఉంటాయి ఉదాహరణకు అనేక వైఫల్య పరిస్థితులు ఉంటాయి మనము ఒక ఐటెమ్ను కార్ట్ కి జోడించి లెక్కించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ఐటెమ్ అందుబాటులో ఉండకపోవచ్చు అటువంటి వి అన్నింటిని నీ దృష్టిలో పెట్టుకుని మోడల్ చేయవలసి ఉంటుంది ఆ సందర్భంలో ఏమి జరుగుతుందో దాని కోసం తనిఖీ చేయాలి మనము ఇక్కడ కస్టమర్ యొక్క ప్రొఫైల్ను అప్డేట్ చేసినప్పుడు కస్టమర్కు ప్రొఫైల్ ఉండే అవకాశం ఉంది అక్కడ అమ్మకపు ఆర్డర్ చెల్లుబాటు కాకపోవచ్చు ఖచ్చితంగా చెల్లింపు యొక్క మొత్తం సమస్య ఇక్కడ చూపబడలేదు మరియు ఆ సందర్భంలో ఆర్డర్ సాగకపోవచ్చు మనకు ఆర్డర్ నిర్ధారణ ఉండదు కాని మనకు ఆర్డర్ చేయలేక చింతిస్తున్నాము రకమైన నోటిఫికేషన్ ఉంటుంది అవన్నీ పక్కన పెట్టినట్లయితే అంతా మంచిగా జరిగింది అన్నట్లుగా పని చేస్తే ఇది ఒక రకమైన డయాగ్రమ్ ఇది ఆర్డర్ ఎలా పని చేస్తుందో చూపిస్తుంది కాబట్టి సీక్వెన్స్ డయాగ్రమ్ పరంగా తరచుగా ఒక పని ఏమిటంటే క్లాస్ లు పేరున్న ఎంటిటీల పరంగా సిస్టమ్లోని మొత్తం సంఘటనల గురించి ఆలోచించడం మరియు ఏ ఆబ్జెక్ట్ నుండి ఏ ఆబ్జెక్ట్ కు ఏ సందేశం వెళ్లాలో గుర్తించడం ఆ క్రమంలో తప్పకుండా మనము లక్ష్యాలను సాధిస్తాము ఇప్పుడు ఇంటరాక్షన్ ఫ్రాగ్మెంట్ గురించి చర్చిద్దాం ఇంటరాక్షన్ ఫ్రాగ్మెంట్ అనేది చాలా సాధారణ ఇంటరాక్షన్ యూనిట్ను సూచించే పేరున్న మూలకం ఇంటరాక్షన్ ఫ్రాగ్మెంట్ లు యొక్క ప్రధాన ఆలోచన అయినటువంటి ఒక సీక్వెన్స్ డయాగ్రమ్ మీకు అనేక విభిన్న పరస్పర చర్యలను చూపిస్తుంది ప్రతి సందేశం పంపినప్పుడు ఒక క్లాస్ మధ్య మరొక క్లాస్ మధ్య యూనిట్ ఇంటరాక్షన్ ఉంది మరియు సందేశాల క్రమం యొక్క క్రమం ఉంది సింక్రోనస్ ఎసిన్క్రోనస్ కాల్స్ క్రియేషన్స్ డిలీషన్స్ ఇవన్నీ మీకు సంకర్షణ యొక్క పూర్తి చిత్రాన్ని ఇస్తాయి కానీ మనం దానిలో కొంత భాగాన్ని మాత్రమే తీసుకుంటే ఆ భాగం కూడా అర్ధవంతమైనది కావచ్చు మరియు ఆ భాగాన్ని ఒక సీక్వెన్స్ డయాగ్రమ్ లో లేదా వేర్వేరు సీక్వెన్స్డయాగ్రమ్ లలో అనేక వేర్వేరు ప్రదేశాలలో చాలాసార్లు ప్రదర్శించాల్సిన అవసరం ఉందని వాటిని పునర్వినియోగించుకోవచ్చు అని తెలుస్తుంది కాబట్టి ఇంటరాక్షన్ ఫ్రాగ్మెంట్ లు వేర్వేరు స్థాయిలలో పరస్పర చర్యల గురించి మాట్లాడే సాధారణ లక్ష్యాన్ని కలిగి ఉంటాయి వీటిని వేర్వేరు ప్రదేశాలలో తీయవచ్చు మరియు తిరిగి ఉపయోగించుకోవచ్చు వేర్వేరు ప్రదేశాలలో సూచించవచ్చు అందువల్ల ఇంటరాక్షన్ ఫ్రాగ్మెంట్ లు కోసం సాధారణ సంజ్ఞామానం లేదు అక్కడ వివిధ రకాల ఫ్రాగ్మెంట్ లు ఉన్నాయి మరియు ప్రతి ఫ్రాగ్మెంట్ దాని సొంతంగా కొన్ని అవ్యక్త సంకేతాలను కలిగి ఉంటుంది ఈ పరస్పర ఫ్రాగ్మెంట్ లు ఏమిటో మనము ఇప్పుడు పరిశీలిస్తాము మొదటిది ఇంటరాక్షన్ ఫ్రాగ్మెంట్ సంభవించే భాగం ఒక ఇంటరాక్షన్ ఫ్రాగ్మెంట్ సంభవం అనేది సందేశం ప్రారంభంలో లేదా చివరిలో లేదా అమలు చేయడానికి ప్రారంభంలో లేదా ముగింపులో వస్తుంది కాబట్టి ఆన్లైన్ బుక్ స్టోర్ షాప్ నుండి ఖాతాకు సందేశం పంపబడితే ఈ సందేశం ప్రారంభంలో మరియు ముగింపులో ఒక సంఘటనను కలిగి ఉంటుంది కాబట్టి ఇవి సంభవించే లక్షణాలు అదేవిధంగా ఒక అమలు జరుగుతోంది కాబట్టి అమలు యొక్క ప్రారంభం ఉంది మరియు ముగింపు ఉంది వీటిని సంభవం అని పిలుస్తారు కాబట్టి ఆ పరిస్థితుల యొక్క ప్రత్యేకతలు వేర్వేరు పరిస్థితులను వేర్వేరు అవరోధాలను అనుబంధించడానికి ఉపయోగించవచ్చు కాబట్టి సిగ్నల్స్ పంపడం మరియు స్వీకరించడం వంటి సంఘటనలకు సంబంధించిన సందేశ సంభవం మనకు సాధారణంగా ఉంటుంది ఇది అమలు చేయడానికి ప్రారంభం మరియు ముగింపు పరంగా కలిగి ఉంది మరియు ఆబ్జెక్ట్ లు నాశనం అయినప్పుడల్లా మనకు విధ్వంసం సంభవించవచ్చు కాబట్టి ఇది సీక్వెన్స్ డయాగ్రమ్ లో తరచుగా ఉపయోగించబడే మొదటి రకమైన ఇంటరాక్షన్ ఫ్రాగ్మెంట్ రెండవది ఎగ్జిక్యూషన్ ఫ్రాగ్మెంట్ దీనిని తరచుగా యాక్టివేషన్ ఫ్రాగ్మెంట్ అని కూడా పిలుస్తారు పరస్పర చర్యలో ఇది ఒక పరస్పర చర్య ఇది వాస్తవానికి అమలు చేస్తున్నప్పుడు పాల్గొనేవారి లైఫ్లైన్లో కొంత కాలానికి ప్రాతినిధ్యం వహిస్తుంది కనుక ఇది ప్రవర్తన చర్య యొక్క యూనిట్ను అమలు చేస్తుంది మరొక పాల్గొనేవారికి సిగ్నల్ పంపడం లేదా మరొక పాల్గొనేవారి నుండి ప్రత్యుత్తర సందేశం కోసం వేచి ఉంటుంది కాబట్టి ఇక్కడ కొన్ని సందేశం ఆధారంగా అమలు ప్రారంభమైంది ఆపై ఈ అమలు సమయంలో ఒక భాగం అమలు అవుతోంది కాబట్టి ఇది జరగగల విషయాల యొక్క ఒక క్రమం ఇది కొంతమంది పాల్గొనేవారికి కొంత సిగ్నల్ పంపవలసి ఉంటుంది మరికొందరు పాల్గొనేవారికి సందేశం పంపవలసి ఉంటుంది ఇది సింక్రోనస్ గా ఉంటే పంపిన సిగ్నల్పై ప్రతిస్పందనను స్వీకరించడానికి వేచి ఉండాలి కాబట్టి మనము వీటిని ఎగ్జిక్యూషన్ ఫ్రాగ్మెంట్ పరంగా వర్ణిస్తాము అమలు సాధారణంగా దీర్ఘచతురస్రాకార బాక్సుల పరంగా బయటకు తీయబడుతుంది మేము ఇప్పటికే ఇలా చెబుతున్నాము కాబట్టి మీరు అర్థం చేసుకున్నారు అవి బూడిద రంగులో నిండి ఉంటాయి లేదా అవి ఖాళీగా ఉంచవచ్చు లేదా ప్రత్యామ్నాయంగా మనం కూడా ఒక పెద్ద రకమైన దీర్ఘచతురస్రాన్ని ఉపయోగించుకోవచ్చు మరియు అమలు పేరు రాయవచ్చు ఇక్కడ శోధన అనేది ఒక అమలు భాగం ఇది ఒక అమలు భాగం కాబట్టి ఇది ప్రాథమికంగా ఒక రకమైన పరస్పర చర్య అని అర్ధం ఇది ఒక రకమైన చిన్న పరస్పర చర్య ఇది సీక్వెన్స్ డయాగ్రమ్ లో వేర్వేరు సమయాల్లో జరుగుతుంది మరియు మొత్తం కార్యకలాపాల క్రమాన్ని రూపొందిస్తుంది మరియు మనము దానిని ప్రారంభ సంఘటన మరియు ముగింపు సంఘటన మరియు వాస్తవ అమలు మరియు సిగ్నల్ లింక్తో నియమిస్తాము ఆసక్తికరంగా అమలు యొక్క ఇంటరాక్షన్ ఫ్రాగ్మెంట్ ఓవర్ ల్యాప్ చెందే అవకాశం ఉంది ఉదాహరణకు ఇక్కడ మనం ఒకదాన్ని బూడిద రంగులో మరియు మరొకటి గోధుమ రంగులో చూడవచ్చు కాబట్టి ప్రాథమికంగా ఇక్కడ టాస్క్ అమలును ప్రారంభించింది మరియు ఈ టాస్క్ లో కొంత సర్వీస్ పొందడానికి సందేశం పంపాల్సిన అవసరం ఉందని కనుగొంటుంది ఈ ఆబ్జెక్ట్ సర్వీస్ యొక్క ప్రొవైడర్ అని ఇది జరుగుతుంది ఇది ఒక సందేశాన్ని తనకు తిరిగి పంపుతుంది అది ఒక సందేశాన్ని తిరిగి తనకు పంపితే అదే కాలక్రమంలో అది వాస్తవానికి మరొక అమలు చేస్తోంది అది ఓవర్ ల్యాప్ ద్వారా చూపబడుతుంది కాబట్టి మీరు ఓవర్ ల్యాప్ చెందుతున్నప్పుడు అంటే ప్రాథమికంగా ఒకే వస్తువు ఒకే సమయంలో బహుళ సంబంధిత ఎగ్జిక్యూషన్ లను కలిగి ఉందని అర్థం ఇక్కడ ఇది సింక్రోనస్ కాబట్టి బూడిద రంగు పేరెంట్ రకమైన తెల్లని భాగాన్ని ప్రారంభించడానికి రన్ సందేశాన్ని పంపుతుంది ఈ భాగం సహజంగా బూడిద రంగు భాగం లోపానికి వెళుతుంది ఎందుకంటే ఇది సింక్రోనస్ కాల్లో ఉంది మనకు కాల్ బ్యాక్ చేసే పరిస్థితి ఉంటే అది ఓవర్ ల్యాప్ చెందే వేరే మార్గం కూడా కావచ్చు కాబట్టి కాల్ బ్యాక్ అంటే ఇక్కడ మీరు చూసినట్లు ప్రాథమికంగా సందేశం తిరిగి దాని దగ్గరికే వస్తుంది అని అర్థం సర్వీస్ నుండి టాస్క్ కి సందేశం పంపబడి ఉండవచ్చు స్టార్ట్ సందేశం అసింక్రోనస్ లాంటిది కాబట్టి స్టార్ట్ అమలు చేయడం కొనసాగుతోంది అమలులో కొంత పని చేసిన తర్వాత టాస్క్ కి కొంత సర్వీస్ అవసరమని కనుగొంటే ఆ సర్వీస్ ద్వారానే కొంత అమలు అవసరం కాబట్టి ఇది కాల్ బ్యాక్ సందేశాన్ని పంపుతుంది కాల్ బ్యాక్ అని ఎందుకు పిలుస్తారు ఎందుకంటే సర్వీస్ టాస్క్ అమలును ప్రారంభించినందున మరియు టాస్క్ దానిని తిరిగి సర్వీస్ కు సూచించినందున ఇది ఒక రకమైన లూప్ ఫినిష్ లాంటిది ఇక్కడ లూప్ సెల్ మీద ఉంది ఇక్కడ లూప్ మరొక ఆబ్జెక్ట్ ద్వారా ఉంటుంది ఇప్పుడు అది చేసినప్పుడు ఇది అసింక్రోనస్ సర్వీస్ ఇప్పటికీ ప్రతిస్పందిస్తుంది ఎందుకంటే సర్వీస్ అమలు అవుతోంది ఇతర మార్గాలు అది నిలిపివేయబడి ఆపై ఈ కాల్ బ్యాక్ సందేశాన్ని స్వీకరించడానికి ఎవరూ ఉండరు కాల్ బ్యాక్ అందుకున్నందున కొత్త అమలు ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఇది సింక్రోనస్ గా ఉన్నందున టాస్క్ యొక్క అమలు నిలిచిపోతుంది కానీ అమలులో తాజా అమలు మునుపటి టాస్క్ తో ఓవర్ ల్యాప్ చెందిన సర్వీస్ లో ప్రారంభమైంది అది ముగిసినప్పుడు మీరు ప్రతిస్పందనను తిరిగి పంపుతారు ప్రతిస్పందన తిరిగి వెళ్ళినప్పుడు టాస్క్ ఎగ్జిక్యూషన్ కొనసాగుతుంది మరియు చివరకు టాస్క్ ఎగ్జిక్యూషన్ ముగిసిన తర్వాత మీరు ప్రత్యుత్తరాన్ని తిరిగి పంపుతారు కాబట్టి ఇక్కడ ఓవర్ ల్యాప్ చెందిన అమలు లక్షణాలు సాధ్యమయ్యే చోట 2 పరిస్థితులు ఉన్నాయి ఒకటి స్వీయ సందేశం ఉన్న చోట మరి ఒకటి కాల్ బ్యాక్ ఉన్న చోట మరికొన్ని ఇంటరాక్షన్ ఫ్రాగ్మెంట్ లు ఉపయోగించబడుతున్నాయి ఒకటి స్టేట్ ఇన్విరియంట్ అని పిలుస్తారు ప్రాథమికంగా మీరు దీనిని చూస్తే ఈ స్టార్ట్ మెసేజ్ తో ఇక్కడ ప్రారంభమైన అమలు ఇక్కడ మనము కర్లీ బ్రేసెస్ లలో వ్రాశాము అది t పూర్తి చేయడానికి సమానం కాబట్టి టాస్క్ లో t లక్షణం ఉందని అర్థం మరియు ఈ అమలు ఎప్పుడు ముగుస్తుందో చెప్పాలనుకుంటున్నాము అప్పుడు t యొక్క t విలువ పూర్తి అయి ఉండాలి కనుక ఇది స్టేట్ ఇన్విరియంట్ గా పిలువబడుతుంది కాబట్టి మనం ఏమైనా జరగవచ్చు అని చెప్తున్నాము ప్రారంభ సందేశానికి ఏ పేరామీటర్లు అయినా ఉండవచ్చు కానీ అమలు ముగిసినప్పుడల్లా t పూర్తి చేయడానికి సమానం కాబట్టి అది చేరే స్థితి తప్పనిసరిగా మారుతూ ఉండాలి ఇది ఈ రకమైన కండిషన్ స్టేట్మెంట్ పరంగా కావచ్చు లేదా వాస్తవ స్థితి విలువల పరంగా వ్రాయవచ్చు ఇక్కడ మనం చెబుతున్నది ఈ అమలు ముగిసినప్పుడు అప్పుడు దాని స్థితి పూర్తి చేయాలి కనుక ఇది స్థితి పేరు ఇది మరే స్థితి అయినా కావచ్చు ఇది ఒక రకమైన స్టేట్ ఇన్విరియంట్ గా పిలువబడుతుంది కాబట్టి ఇది సరైన స్థితిని పెంచినట్లు లేదా సీక్వెన్స్ గణన పరంగా సరైన పరిస్థితిని పెంచినట్లు నిర్ధారించడానికి మనము ఉంచగల పరిమితుల వంటిది చివరగా ఇంటరాక్షన్ యూజ్ అని పిలువబడే ఇంటరాక్షన్ ఫ్రాగ్మెంట్ ఉంది ఇది మనం చెప్పగలిగే ఉప దినచర్య మీరు ఎక్కడో ఒక పరస్పర చర్యను నిర్వచించినట్లయితే మనము ఇప్పుడే గమనించిన చెక్అవుట్ ఇంటరాక్షన్ అని మరియు ఆ చెక్అవుట్ ఇంటరాక్షన్ ఒక భాగం అని చెప్పగలను అంటే ఆ పరస్పర చర్యల సమూహానికి సందేశాల క్రమం మరియు అమలు మరియు అన్నింటికీ మరియు వేరే ప్రదేశానికి నేను నిజంగా పేరు ఇవ్వగలను అని నేను ఇక్కడ సూచించగలను ఈ చెక్అవుట్ ఇంటరాక్షన్ యొక్క అన్ని వివరాలను చేర్చకుండా నేను దీన్ని మళ్ళీ సూచించగలను మనము సాదాగా చేయుటకు బదులుగా సందేశాలు లాగిన్ మరియు పాస్వర్డ్ సందేశాలను కూడా పంపించగలము లాగిన్ అంతకుముందు ఇంటరాక్షన్ ఫ్రాగ్మెంట్ గా పేర్కొనబడిందని వుహిస్తే ఇక్కడ కొత్త పేరామీటర్లు దాటడాన్ని నేను సూచించగలను ఈ పరస్పర చర్య ఏమిటో నేను వివరంగా చెప్పనవసరం లేదు మీరు అలా చేసినప్పుడు ఇది ఇంటరాక్షన్ యూజ్ అని మనము చెప్తాము ఇవి సాధారణంగా లభించే వివిధ రకాల ఇంటరాక్షన్ ఫ్రాగ్మెంట్ లు కాబట్టి మీరు ఈ ఎన్నో టెడ్ డయాగ్రమ్ ను పరిశీలిస్తే ఈ ఇంటరాక్షన్ ఫ్రాగ్మెంట్ లు చూడగల వివిధ ప్రదేశాలను మీరు చూడవచ్చు ఉదాహరణకు ఇది సంభవించే స్పెసిఫికేషన్ ఇక్కడ కూడా సంభవించే స్పెసిఫికేషన్ ఉంటుంది పరస్పర చర్య పరంగా ఒక ఇంటరాక్షన్ యూజ్ ఉంది ఇది లోపాన్ని నిర్వహించడానికి ప్రయత్నిస్తుంది ఇది కనీసం మరెక్కడైనా నిర్వచించబడినది అనుకుందాం అప్పుడు విధ్వంసం కోసం ఒక ప్రత్యేక స్పెసిఫికేషన్ ఉంది కాబట్టి మీరు ఇప్పుడు వేర్వేరు లైఫ్లైన్ మరియు సందేశ వివరాలను అర్థం చేసుకున్నారు మీరు ఇంటరాక్షన్ ఫ్రాగ్మెంట్ లు కూడా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు మొత్తం డయాగ్రమ్ ను అర్థం చేసుకోవడానికి ఎంతో కొంత సన్నద్ధమయ్యారు మరియు ఉదాహరణకు ఎగ్జిక్యూషన్ స్పెసిఫికేషన్తో ఎగ్జిక్యూషన్ ఫ్రాగ్మెంట్ ఉంది ఇక్కడ ఒక ప్రారంభం ఉంది ఇక్కడ ముగింపు సంభవిస్తుంది మరియు మొదలైనవి కాబట్టి మనము అభివృద్ధి చెందుతున్నప్పుడు మనము ఇలాంటి డయాగ్రమ్ ల సమూహాన్ని సూచిస్తున్నామని మీరు తెలుసుకోవచ్చు సీక్వెన్స్ డయాగ్రమ్ లో మనము మరింత ఎక్కువ భావనలను నేర్చుకుంటాము కాబట్టి మీరు అవన్నీ ఇక్కడ సూచించవచ్చు మరియు మంచి అవగాహన పొందవచ్చు మీరు మళ్ళీ అనుసరించడానికి ప్రయత్నించడానికి నేను దీనిని ఒక అసైన్మెంట్గా వదిలివేస్తాను ఫేస్బుక్ ప్రామాణీకరణ లో మీరు ఇక్కడ ఒక ఫ్రాగ్మెంటేషన్ చేయడాన్ని చూడవచ్చు ఇక్కడ స్పష్టంగా ఇతర ఇంటరాక్షన్ ఫ్రాగ్మెంట్ ఉపయోగించలేదని నేను అనుకుంటున్నాను వాస్తవానికి మీకు సంభవించిన అమలు లు ఉంటాయి నా ఉద్దేశ్యం అన్ని చోట్ల కాబట్టి మీరు వాటిని బాగా అధ్యయనం చేయవచ్చు ఇప్పుడు మన LMS ఉదాహరణ పరంగా వీటిని ఉపయోగించుకుందాం ఇప్పుడు ఖచ్చితంగా మనం పదేపదే 2 ప్రధానమైన అంశాల ను LMS లో గుర్తించాం ఉద్యోగులు మరియు సెలవులను కాబట్టి మనము LMS కోసం సీక్వెన్స్ డయాగ్రమ్ ను నిర్మించాలనుకుంటున్నాము ఇవి విలక్షణమైన ఆబ్జెక్ట్ లు కాబట్టి ఇ1 కోలన్ కోలన్ ఉద్యోగి అంటే ఉద్యోగి క్లాస్ ఇ1 ఒక ఆబ్జెక్ట్ కు ఉదాహరణ ఇది మరొక ఆబ్జెక్ట్ కు ఉదాహరణను ఇస్తుంది L1 అనేది సెలవు యొక్క ఒక ఆబ్జెక్ట్ కు ఉదాహరణ కాబట్టి మనము ఈ టైమ్లైన్ లైఫ్లైన్లను కలిగి ఉంటాయి అదనంగా వాస్తవానికి మనము సెలవు నిర్వహణ వ్యవస్థ యొక్క స్పెసిఫికేషన్ పరంగా స్పష్టంగా చెప్పలేదు కాని ఇది ఒక విధమైన అమలు చేయబడే క్లాస్ మనం తెలుసుకోవలసినది ఏమిటంటే మీకు తెలిసిన స్థితి తో చాలా సెలవు అభ్యర్థనలు వ్యవస్థలో రాజీనామా చేస్తే సెలవు ఇప్పుడే అభ్యర్థించబడిందా లేదా అనే సమాచారం ఉండాలి ఈ సెలవు ఆమోదించబడిందా లేదా తిరస్కరించబడిందా అనే సమాచారాన్ని ఉంచడానికి మనకు కొంత స్టోర్ అవసరం కాబట్టి మనకు LR ఉంటుందని మనము చెప్తాము ఇది సెలవు రికార్డు లేదా సెలవు రిపోజిటరీ అని చెప్పవచ్చు ఇక్కడ ఈ సెలవుల సేకరణలన్నీ ఉంటాయి మరియు అందువల్ల LR లైఫ్ లైన్ పరంగా కూడా ఒక ప్రధాన భాగాన్ని అందిస్తుంది కాబట్టి LMS వ్యవస్థ కోసం మేము చేస్తున్న ప్రతి డయాగ్రమ్ లను పూర్తి కానివి అని మీకు చెప్పాలనుకుంటున్నాను నేను చెప్పినట్లుగా ఇది చాలా వివరంగా లేకపోతే అది ఎలా చేయాలో మీకు చూపించడానికి మాత్రమే కాబట్టి ఇక్కడ 3 ప్రధాన లైఫ్లైన్ అంశాలు ఉన్నాయి E1 అనామక LR మరియు L1 కాబట్టి ఇది ఎలా ప్రారంభమవుతుంది ఇది ఉద్యోగి సెలవు కోసం ఒక అభ్యర్థనను పంపడంతో మొదలవుతుంది కాబట్టి సెలవు అభ్యర్థన కోసం అనేక పేరామీటర్లు ఉండాలి ఈ సందేశానికి ప్రారంభ తేదీ ముగింపు తేదీ ఉద్యోగి ఐడి ఉద్యోగి కోరుకునే సెలవు రకం వంటి పేరామీటర్లు ఉంటాయి మీరు ఎవరికి అభ్యర్థనను పంపుతారు అన్నటువంటి కొన్ని ప్రాథమిక పేరామీటర్లు అక్కడ ఉండాలి ఇప్పుడు సెలవు లేదు కాబట్టి అభ్యర్థన సెలవుల నిర్వహణ యొక్క సేవలను అందించే సాధారణ రిపోజిటరీ దుకాణానికి వెళ్ళాలి కాబట్టి ఇది ఒక రకమైన సెలవును నిర్వహించడం లాంటిది కాబట్టి LR కి ఇది లభించిన తర్వాత ఇది సెలవు అభ్యర్థన అని LR కి తెలుసు కాబట్టి ఇది ఈ అమలును ప్రారంభిస్తుంది ఉద్యోగి ఇప్పటికే అమలులో ఉన్నారు కాబట్టి ఉద్యోగి ఎలా లాగిన్ అయ్యారు మరియు ప్రామాణీకరణ మరియు అంతకుముందు భాగాలను మేము చూపించడం లేదు అది మళ్ళీ ప్రత్యేక డయాగ్రమ్ అవుతుంది కానీ ఇప్పుడు LR సెలవు అభ్యర్థనను అందుకున్నారు కాబట్టి LR సెలవు రికార్డును సృష్టించాలి కాబట్టి మీరు క్రియేట్ మెసేజ్ పంపుతారు ఇక్కడ మనము దీన్ని క్రొత్తగా గుర్తించాము మరియు ఈ సెలవు రికార్డు ఈ సెలవు ఆబ్జెక్ట్ సృష్టించబడుతుంది సిస్టమ్లో అన్ని రకాల సెలవులు చెల్లవని ఇప్పుడు మనకు తెలుసు కొన్ని చెల్లుబాటు అవుతాయి కొన్ని చెల్లవు సెలవు అభ్యర్థన సృష్టించిన తరువాత ఈ సెలవు రికార్డు చెల్లుబాటు అయ్యేది అని కొన్ని స్వీయ సందేశాన్ని పంపుతుంది కాబట్టి ఇది చెల్లుబాటు అయ్యే సందేశాన్ని పిలుస్తుంది ఇది ప్రాథమికంగా సెలవు చెల్లుబాటు అయ్యే సెలవా లేదా చెల్లని సెలవా అని తనిఖీ చేయడానికి అమలును ప్రారంభిస్తుంది చెల్లుబాటులో ఉంటే అది తిరిగి ఇచ్చే బూలియన్ విలువ ఆధారంగా ఉంటుంది కాబట్టి ఈ బూలియన్ విలువ తిరిగి వచ్చినప్పుడు చెల్లుబాటు అయ్యే అవకాశం ఎంత అయితే ఉందో చెల్లుబాటు అవ్వక పోవడానికి అంతే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా చెల్లుబాటు అయ్యేది నిజమైతే ఇచ్చిన పేరామీటర్లు తో సెలవు ఆబ్జెక్ట్ సృష్టించబడిందని మరియు అది చెల్లుబాటు అయ్యే సెలవు అని మనము భావిస్తాము కాబట్టి ఈ సమయంలో స్పందన LR కు తిరిగి వెళుతుంది ఇప్పుడు మనకు సరైన సెలవు రికార్డు వచ్చింది కాబట్టి LR కు సహజంగానే LR మళ్లీ ప్రతిస్పందనను పంపుతుంది అది సెలవు అభ్యర్థన వ్యవస్థలో జతచేయబడుతుంది మరియు దాని ఆధారంగా ఇక్కడ అమలు కొనసాగుతుంది కానీ సెలవు చెల్లుబాటు అయ్యే అవకాశం లేకపోతే అంటే సెలవు చెల్లుబాటు కాదు అని తిరిగి ఇవ్వబడితే అప్పుడు ఏమి చేయాలి మనము 2 పనులు చేయవలసి ఉంటుంది ఒకటి ఈ సెలవు సాధించలేనిది కనుక మనకు ఒక తొలగింపు సందేశం ఉండాలి కాబట్టి దీనిని నిర్వహించడానికి ఎటువంటి కారణం లేదు మరియు చెల్లుబాటు అయ్యేది అయితే ఈ రాబడులన్నీ తిరిగి LR కు తిరిగి వస్తాయి మరియు LR కు తిరిగి వచ్చినప్పుడు LR కు ఇప్పుడు ముందే తెలుసు అది ఇప్పుడు నిజమని తెలుసు చెల్లుబాటు అయ్యేది తప్పు అయితే సెలవును సృష్టించే అభ్యర్థన విజయవంతం కాలేదని తెలుసు అందుకే దీనికి తప్పుడు సందేశం వచ్చింది అది తప్పుడు సందేశాన్ని పొందినప్పుడు అది మళ్ళీ ఉద్యోగికి ప్రతిస్పందనను పంపుతుంది సెలవు అభ్యర్థన వ్యవస్థలో జోడించబడలేదు ఎందుకంటే అభ్యర్థన చెల్లుబాటు కానందున అది సాధ్యం కాదు కాబట్టి ఇది చాలా సరళమైన డయాగ్రమ్ ఇంకా అభ్యర్థన పరంగా ఉద్యోగి ఆశించిన దాని ప్రకారం స్పెసిఫికేషన్లో పేర్కొన్న కార్యకలాపాల యొక్క ప్రాథమిక రుచిని మీకు ఇస్తుంది ఇప్పుడు సెలవు కోరితే తదుపరి దశను చూద్దాం అప్పుడు ఒక నిర్దిష్ట సమయంలో అది ఆమోదించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక ఉద్యోగి E1 నాయకుడిగా ఉండాలని మనము గ్రహించాము మేనేజర్ తన సెలవును ప్రారంభించి ఆమోదిస్తాడు అన్ని వేర్వేరు పేరామీటర్లు ను కలిగి ఉన్న సెలవు రిపోజిటరీకి LR కు ఆమోదం సెలవు సందేశాన్ని పంపుతాడు కాబట్టి దానికి మరిన్ని వివరాలు ఉంటాయి ఎందుకంటే అలాంటి సెలవు ఉందని ఉద్యోగికి ఎలా తెలుసు అని మనము ఎప్పుడూ ప్రశ్నించవచ్చు కాబట్టి లీడ్లు మరియు నిర్వాహకులకు చూపబడిన జాబితా ఉందని వారు గుడ్డిగా అనుకుంటారు మరియు వారు సృష్టించిన సెలవు యొక్క సెలవు ఐడితో వాటిలో దేనినైనా తీసుకోవచ్చు సహజంగా ఉద్యోగుల ఐడి ప్రారంభ తేదీ ముగింపు తేదీ మొదలైన అన్ని సెలవు లక్షణాలు కాబట్టి ఈ సమయంలో LR చేత ఆమోదం పొందిన సెలవును స్వీకరించిన తర్వాత LR మొదట సెలవు విచారణకు తగిన స్థితి ఉందో లేదో తనిఖీ చేయాలి తద్వారా అది ఆమోదించబడుతుంది కాబట్టి సెలవు పై అనుమతి కోసం అభ్యర్థన వచ్చినట్లయితే అది రద్దు చేయబడుతుంది అది ఖచ్చితంగా ఆమోదయోగ్యం కాదు కాబట్టి ఇది సెలవుకు సందేశాన్ని పంపుతుంది ఇప్పుడు తనిఖీ చేయడానికి సెలవు ఆబ్జెక్ట్ స్థితిని పరిశీలిస్తుంది అమలు చేస్తుంది మరియు సెలవు యొక్క స్థితి తిరిగి ఇవ్వబడినది అది సెలవు యొక్క స్థితిని పొందిన తర్వాత సహజంగా 2 అవకాశాలు ఉన్నాయి ఒకటి సెలవు స్టేటస్ అభ్యర్థించబడలేదు అది వేరే స్థితి లో లో ఉంది ఇది రద్దు చేసుకోబడింది చేయబడింది లేదా రద్దు చేయబడింది లేదా మరేదైనా కావచ్చు కాబట్టిఉద్యోగి సెలవు కావాలి అని అభ్యర్థించకపోతే సెలవు అభ్యర్థించిన స్థితిలో లేదు కాబట్టి దానిని ఆమోదించే ప్రశ్న లేదు అని LR ఉద్యోగికి వెంటనే సందేశం ఇస్తుంది మరొక సందర్భంలో స్థితి అభ్యర్థించినట్లుగా ఉంటే అంటే సెలవు సృష్టించబడింది కాని ఇంకా ఆమోదించబడలేదు లేదా తిరస్కరించబడలేదు అప్పుడు అది సెలవుకు ఆమోదం సందేశాన్ని పంపుతుంది ఇది మేము సెలవును చెప్పినట్లుగా LR కి కావాలని కోరుకుంటున్నాము నేను ఈ ప్రత్యేక సెలవు కోసం ఆమోద ప్రక్రియను ప్రారంభించాలనుకుంటున్నాను మరియు దానికి తగిన సమాచారం నాకు అవసరం కాబట్టి అవసరం ఏమిటి మేము ఇక్కడ ఉపయోగించే క్లాస్ డయాగ్రమ్ లో మోడలింగ్ పేరామీటర్లు పరంగా చెప్పాము సీక్వెన్స్ డయాగ్రమ్ లో సెలవు దరఖాస్తుదారుడు నివేదించే నిర్దిష్ట ఉద్యోగి ద్వారా మాత్రమే ఆమోదం పొందవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ ఆమోద ప్రక్రియ అమలు మరొక సందేశాన్ని పంపాలి మరియు ఆ సందేశం E2 కి వెళుతుంది కాబట్టి E2 సెలవు కోసం అభ్యర్థించిన ఉద్యోగి E2 కోసం రిపోర్టింగ్ మేనేజర్ ఎవరు అనే దానిపై ఉద్యోగి నుండి సెలవు అభ్యర్థన సందేశాన్ని పంపుతుంది మరియు తిరిగి స్పందన తెస్తుంది ఇప్పుడు అది ఇక్కడ స్వీకరించబడిన తర్వాత రిపోర్టింగ్ వ్యక్తి యొక్క సమాచారం అప్పుడు LR ఇది ఉద్యోగి E1 వలె ఉందో లేదో తనిఖీ చేయాలి ఉద్యోగి E1 ఆమోదం ప్రారంభించినందున అది E2 యొక్క సెలవు అయితే E1 E2 కోసం రిపోర్టింగ్ మేనేజర్గా ఉండాలి కాబట్టి రిపోర్టింగ్ మేనేజర్ E1 వలె ఉంటే ఖచ్చితంగా LR సెలవు L1 లో ఆమోదించబడిన సెలవు ప్రక్రియతో ముందుకు సాగుతుంది మరియు అది బహుశా ఆమోదించబడి ఉండవచ్చు లేదా ఇతర కారణాలు డాక్యుమెంటేషన్ కారణాలు వ్యవధి కారణాలు మరియు ఇతర కారణాల వల్ల ఇది ఆమోదించక పోవచ్చు మరియు ఆ స్థితి తిరిగి ఇస్తుంది ఒకవేళ రిపోర్టింగ్ మేనేజర్ E1 కాకపోతే ఖచ్చితంగా ఈ భాగం ఇక పై కొనసాగదు కాబట్టి LR రిపోర్టింగ్ E1 కు సమానం కాదని ఒక సందేశాన్ని తిరిగి పంపుతుంది కాబట్టి సెలవును ఆమోదించడానికి అర్హత లేదు ఇది విజయవంతమైతే ఆమోదం అభ్యర్థన వెళ్తుంది మరియు సెలవు ఆబ్జెక్ట్ నుండి ఈ అమలు ముగింపులో ఆమోద స్థితి లభిస్తుంది అప్పుడు ఆమోదం స్థితి నిజమా అనే దానిపై ఆధారపడి సెలవును ఆమోదించవచ్చు ఆమోదం స్థితి నిజమైతే మీరు సెలవు ఆమోదించబడింది అని లేదా ఆమోదం స్థితి తప్పు అయితే సెలవు ఆమోదించబడలేదని మీరు చెప్తారు ఈ పరిస్థితుల ఆధారంగా ఈ 2 ప్రతిస్పందన సందేశాలలో ఒకటి ఉద్యోగికి తిరిగి పంపబడుతుంది ఇది ఆమోదించబడిన సెలవు డైనమిక్స్ ప్రవర్తనను మనం ఎలా ఆలోచించగలమో అన్న దాన్ని చూపిస్తుంది కాబట్టి నేను ఇలా మీరు ఇప్పుడు ఇతర సెలవు యూజ్ కేసులలో పని చేయమని మరియు క్రమాన్ని పెంచుకోవాలని కోరుకుంటున్నాను రద్దు చేసిన సెలవు కోసం సెలవు కోసం చింతిస్తున్నాము సెలవును తిరస్కరించడం రద్దు చేసిన సెలవు మొదలైనవి ఆ విధంగా ప్రయత్నించండి LMS కోసం సీక్వెన్స్ డయాగ్రమ్ ను పూర్తి చేయండి సారాంశంలో ఈ మాడ్యూల్లో మనము ఇంటరాక్షన్ ఫ్రాగ్మెంట్ లు మరియు సీక్వెన్స్ డయాగ్రమ్ పై చర్చను పూర్తి చేసాము ఆ పై మనముLMS యొక్క సీక్వెన్స్ డయాగ్రమ్ ను శీఘ్రంగా పరిశీలించాము మరియు 2 యూజ్ కేసుల కోసం సీక్వెన్స్ డయాగ్రమ్ ఎలా ఉంటుందో మనము వివరించాము